మేధో సంపత్తి వృద్ధి మేధో సంపత్తి హక్కులు ఇటీవలి సంవత్సరాలలో అసాధారణమైన వృద్ధిని సాధించాయి ఇప్పుడు మనం అనుసంధానించబడిన ప్రపంచంలో ఉన్నాం ఇలాంటి స్థితిలో ఒక దేశంలో తయారైన వస్తువులను మరొక దేశంలో సులభంగా అమ్మవచ్చు ఒక దేశంలో సృష్టించబడిన లేదా పుట్టిన విషయాలు ఇప్పుడు మరొక దేశంలో తయారు చేయబడుతున్నాయి ఏ వస్తువైనా ఒక దేశంలో తయారైతే దాన్ని ప్రపంచవ్యాప్తంగా అమ్ముకునే పరిస్థితి ఉన్న ప్రపంచంలో మనం జీవిస్తున్నాం దీనికి మంచి ఉదాహరణ iPhone ఇప్పుడు మీరు iPhone వెనుక భాగంలో ఉన్న వాక్యాలను పరిశీలిస్తే iPhone ఆపిల్ కంపెనీ చేత కాలిఫోర్నియాలో రూపొందించబడిoదని వాటి విడి భాగాల తయారి మరియు ఫోన్ తయారి చైనాలో జరిగిందని మనకు తెలుస్తుంది అన్ని ఆపిల్ ఉత్పత్తులకు మరియు ముఖ్యంగా ఐఫోన్లకు ఇలాంటి పద్ధతే ఉంటుంది ఆపిల్ వంటి సంస్థ తన ఉత్పత్తులను ఒక దేశంలో రూపకల్పన చేసి మరొక దేశంలో తయారు చేయడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా వాటిని విక్రయించడానికి ఒక హక్కును మేధో సంపత్తి హక్కులు ఆపిల్ కంపెనీ కి ఇస్తున్నాయి అంతిమంగా డబ్బులు మాత్రం అమెరికాలో ఉన్న ఆపిల్ కంపెనీ కే వస్తాయి ఇది ఒక ప్రత్యేక వెసులుపాటు మేధో సంపత్తి హక్కు పాలనా వ్యవస్థ కారణంగా ఇది సాధ్యమైంది ఇది iPhone యొక్క ఇంజనీరింగ్ రూపకల్పన మరియు రూపం లాంటి విషయాల్లో యాపిల్ కంపెనీ వారి మేధో సంపత్తి హక్కులను రక్షిస్తుంది అంతర్జాతీయంగా ఈ హక్కులను రక్షిస్తుంది దీని వల్ల ఆపిల్ కంపెనీ US లో ఉత్పత్తిని రూపొందించగలదు చైనాలో సమీకరించగలదు భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా విక్రయించగలదు కాబట్టి మేధో సంపత్తి యొక్క ఈ అసాధారణ పెరుగుదల అంతర్జాతీయ మరియు జాతీయ ఏర్పాటు ద్వారా వచ్చింది ఇప్పుడు మేధో సంపత్తి మరియు అంతర్జాతీయ చట్టాన్ని చూసినప్పుడు పేటెంట్లు ట్రేడ్ మార్క్లు మరియు కాపీరైట్లను మనం చూడవచ్చు ఇవి మేధో సంపత్తి చట్టం యొక్క మూడు ప్రధాన శాఖలు ఇవే కాక వేరేవి కూడా ఉన్నాయి కానీ ఈ హక్కుల యొక్క అంతర్జాతీయ అంగీకారం చరిత్ర పరంగా చూసి అర్థం చేసుకోవడానికి పేటెంట్లు ట్రేడ్ మార్క్లు మరియు కాపీరైట్లను చూస్తే సరిపోతుంది పేటెంట్ పాలన రెండు విస్తృత వర్గీకరణలను కలిగి ఉంటుంది ఒకటి మనకు జాతీయ పాలనా వ్యవస్థ ఉంది ఆపై అంతర్జాతీయ వ్యవస్థ ఉంది జాతీయ పాలనా వ్యవస్థ దేశీయ పేటెంట్ పాలనా వ్యవస్థ అమెరికాలోజపాన్లో చైనాలో యూరోపియన్ యూనియన్లో భారతదేశంలో మరియు ఇతర దేశాలలో వారి వారి స్వంత జాతీయ పాలనా వ్యవస్థ ఉంది పేటెంట్లను జాతీయ పాలనా వ్యవస్థ మంజూరు చేస్తాయి మరియు జాతీయ పాలన యొక్క పరిధిలో ఆ హక్కులు రక్షించబడతాయి కాబట్టి మీకు భారతదేశంలో మంజూరు చేయబడిన పేటెంట్ ఉంటే ఇది అమెరికాలో అమలు చేయబడదు లేదా రక్షించబడదు జపాన్లో మంజూరు చేసిన పేటెంట్లు చైనాలో అమలు చేయబడవు లేదా రక్షించబడవు చైనా సరిహద్దులకు మించిన ఇతర ప్రదేశాలలో చైనా పేటెంట్ అమలు చేయబడదు కాబట్టి పేటెంట్ పాలనలు ఎక్కువగా జాతీయ పాలనలే వీటికి అంతర్జాతీయ ఏర్పాట్లు చాలా తక్కువ కాబట్టి మనకు ఇప్పటికీ గ్లోబల్ పేటెంట్ లేదా ప్రపంచ పేటెంట్ వంటివి లేవు ఆ భావన ఇప్పటికీ లేదు అయినప్పటికీ అలాంటి ప్రపంచ స్థాయి పేటెంట్ హక్కులు తీసుకు రావాలని కొంతమంది పనిచేస్తున్నారు కానీ ఈ రోజు మనకు ఉన్నది స్థానిక పేటెంట్ కార్యాలయం దేశీయ లేదా జాతీయ పేటెంట్ కార్యాలయాలు హక్కులను మంజూరు చేయడం మరియు ఒక దేశం నుండి మరొక దేశానికి హక్కులను తరలించడానికి ఒక అంతర్జాతీయ ఏర్పాటు అంతే ఇప్పుడు పేటెంట్ పాలన విషయంలో అంతర్జాతీయ సదుపాయం ఏమిటంటే వివిధ దేశాలలో బహుళ దరఖాస్తులను దాఖలు చేయడానికి దరఖాస్తుదారులను అనుమతించే సదుపాయం మాత్రమే కానీ కాపీరైట్ విషయంలో మనకు మరింత అభివృద్ధి చెందిన గ్లోబల్ పద్ధతి ఉంది ఇక్కడ ఒక దేశంలో సృష్టించబడిన కాపీరైట్ ప్రపంచవ్యాప్తంగా రక్షించబడుతుంది ఇప్పుడు మనం మైక్రోసాఫ్ట్ పర్సనల్ కంప్యూటర్ను స్విచ్చాన్ చేసినప్పుడు మైక్రోసాఫ్ట్ ట్రేడ్మార్క్ను చూస్తాం అంతే కాక ఇది ప్రపంచవ్యాప్తంగా కాపీరైట్ మరియు ఇతర చట్టాల ద్వారా రక్షించబడిందని నోటీసు వస్తోంది ఇది కాపీరైట్ పాలన యొక్క శక్తి మీరు ఒక దేశంలో సృష్టించబడిన హక్కును కలిగి ఉండవచ్చు కాని ఆ హక్కును బహుళ దేశాలలో అమలు చేయవచ్చు ఆ విధంగా మీ హక్కులు రక్షించబడవచ్చు ఇప్పుడు పేటెంట్ల విషయానికి వస్తే వీటికి ఒక జాతీయ పాలనా వ్యవస్థ ఉంది ఈ జాతీయ పేటెంట్ కార్యాలయాలు పేటెంట్లను మంజూరు చేస్తాయి ఇంతే కాక అంతర్జాతీయ పాలనా వ్యవస్థ కూడా ఉంది WTO అనే సంస్థ TRIPS అనే ఒప్పందం ద్వారా పేటెంట్లు ఇచ్చే పద్ధతిని కాల పరిమితిని నిర్ణయించింది ఈ ఒప్పందాన్ని ఒప్పుకున్న దేశాలన్నీ ఆ ఒప్పందపు పద్ధతులను పాటించాల్సిందే ఇది రక్షణ పద్ధతి ఎలా ఉండాలి నిబంధనలు ఎంతకాలం ఉండాలి పేటెంట్ ఇవ్వడానికి పాటించాల్సిన ప్రమాణాలు ఏమిటి అమలు చేసే యంత్రాంగ వ్యవస్థ ఏమిటి మున్నగు విషయాల గురించి అన్ని సభ్య దేశాలకు తెలియజేస్తుంది కాబట్టి ఒకసారి మీరు అంతర్జాతీయ ఒప్పందం కుదుర్చుకుని ఆ ఒప్పందానికి సంతకం చేసిన వివిధ దేశాలలో నివసిస్తూ ఉంటే ఒక దేశంలో జరిగిన నష్టాన్ని మరొక దేశంలో జరిగే లాభంతో సరిచేసుకోవచ్చు ఈ ఒప్పందాలు మాత్రమే కాకుండా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు లేదా ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందాలు కూడా ఉన్నాయి దేశాలు లేదా దేశాల సమూహం మధ్య జరిగే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఇది ఒక దేశం యొక్క మేధో సంపత్తి హక్కులను మరొక దేశంలో గుర్తించడానికి కూడా అనుమతిస్తుంది మరియు మీకు సాఫ్ట్ లా అని ఒకటి ఉంటుంది సాఫ్ట్ లా అనేది ఒక అంతర్జాతీయ ఏర్పాటు అంతర్జాతీయంగా ఏదైనా ఒక ఒప్పందం చేయాలని ప్రయత్నిస్తున్నప్పుడు ముందుగా దానిని సాఫ్ట్ లా రూపంలో విడుదల చేస్తారు దేశాలు అనుసరించాల్సిన మార్గదర్శకం ఇది చివరికి దేశాల మధ్య ఏకాభిప్రాయం ఉంటే అది ఒప్పందం అవుతుంది కాబట్టి ఒక జాతీయ వ్యవస్థను ఉదాహరణకు భారతదేశం యొక్క పేటెంట్ వ్యవస్థను తీసుకుంటే మనకు IPO అని పిలిచే పేటెంట్ కార్యాలయం ఉంది ఈ పేటెంట్ కార్యాలయం నుండి ఏదైనా విజ్ఞప్తి ట్రిబ్యునళ్లకు వెళుతుంది మనకు మేధో సంపత్తి అప్పీలేట్ బోర్డు ఉంది పేటెంట్ మంజూరు చేయబడిన తర్వాత ఎవరైనా ఆ పేటెంట్ను ఉల్లంఘిస్తున్నారని తెలిస్తే మేధో సంపత్తి అప్పీలేట్ బోర్డుకు వెళ్ళవచ్చు తర్వాత భారతదేశంలో మనకు హైకోర్టు మరియు సుప్రీంకోర్టులు ఉన్నాయి కాబట్టి ఆ కోర్టులకు వెళ్ళవచ్చు కాబట్టి ఇది జాతీయ పేటెంట్ పాలనా వ్యవస్థ మనకు పేటెంట్లను ఇచ్చే మేధో సంపత్తి కార్యాలయం ఉంది దానిపై అప్పీళ్లు ఉంటే అది IPAB అయిన ట్రిబ్యునల్కు వెళుతుంది మరియు మంజూరు చేసిన పేటెంట్ను కోర్టు ముందు ప్రశ్నించినట్లయితే లేదా అమలుకు సంబంధించి ఏదైనా ఉల్లంఘన చర్య ఉంటే అది హైకోర్టులకు వెళుతుంది చివరికి హైకోర్టు నుండి అప్పీల్ ఉంటే అది సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళవచ్చు పేటెంట్లపై అంతర్జాతీయ వ్యవస్థను రెండుగా విభజించవచ్చు మొదటిది ప్రామాణిక పాలనా వ్యవస్థ ఉంది ప్రామాణిక పాలన అనేది అంతర్జాతీయ చట్టంలో గణనీయమైన మార్పులు కోసం చేసే ప్రయత్నాలు తప్ప మరొకటి కాదు ఇది చట్టం యొక్క ముఖ్యమైన నిబంధనలను మార్చడానికి ఉపయోగించబడింది అయితే విధానపరమైన అంశాలపై చేసే ప్రయత్నాలు పేటెంట్ చట్టం యొక్క విధానపరమైన అంశంపై మాత్రమే ప్రభావం చూపాయి ఇది అర్థం చేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన వ్యత్యాసం పేటెంట్ చట్టంలో ప్రామాణిక పాలనా వ్యవస్థ ఎంతో ముఖ్యమైనది దీంట్లో విధానపరమైన పాలనా వ్యవస్థ కూడా మిళితమై ఉంటుంది అసలు ఎవరు పేటెంట్ కోసం దాఖలు చేయవచ్చు దరఖాస్తుదారుకు ఉండాల్సిన లక్షణాలు లేదా ప్రమాణాలు ఏమిటి చెల్లించాల్సిన ఫీజులు ఏమిటి పేటెంట్ కార్యాలయంలో మీరు జోక్యం చేసుకోగల పరిపాలనా పద్ధతులు ఏమిటి ఇవన్నీ పేటెంట్ యొక్క విధానపరమైన వ్యవస్థలో భాగం ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన ఒప్పందం ప్యారిస్ సమావేశం కూడా ఉంది ఇది కొన్ని మార్పులు చేయడానికి ప్రయత్నించింది కానీ ఇది విస్తృతంగా అంగీకరించబడలేదు కాబట్టి ప్యారిస్ సమావేశం పేటెంట్లకు కనీస ప్రమాణాలను నిర్ణయించలేదు దీనికి అమలు విధానం కూడా లేదు మరియు ఇది సభ్యుల మధ్య వివాద పరిష్కార యంత్రాంగాన్ని కూడా కలిగియుండ లేదు కాని ప్యారిస్ సమావేశం ఏమి చేసిందంటే అందరికి వర్తించే అందరికి ఆమోదయోగ్యమైన పేటెంట్ పాలనా వ్యవస్థ యొక్క ఆవశ్యకతను ప్రపంచానికి తెలియచేసింది కాబట్టి ప్యారిస్ సమావేశం తరువాత చాలా అభివృద్ధి చెందిన ఒప్పందం అయిన TRIPS ఒప్పందం వచ్చినప్పుడు అన్ని సాంకేతిక పరిజ్ఞానాల పేటెంట్లకు 20 సంవత్సరాల కాలపరిమితిని తీసుకుని వచ్చింది బోల్డన్ని నిబంధనలు అమల్లోకి వచ్చాయి TRIPS ఒప్పందంలో మూడు ప్రమాణాలు ఉద్భవించాయి కొత్తదనం ఆవిష్కరణ ప్రయత్నం మరియు ప్రయోజనం కలిగి ఉంటే పేటెంట్ మంజూరు చేయబడాలి ఇది ఒక విధానపరమైన నిర్ణయం అంతే కాక వీటి అమలు విధానం కూడా ఖరారు చేసారు ఆ పేటెంట్ హక్కుని ఉల్లంఘించినట్లయితే ఏమి జరుగుతుంది అలా ఉల్లంఘన జరిగినప్పుడు హక్కుదారుడు ఎలాఎక్కడ ఫిర్యాదు చేయాలి అంటి అంశాలన్నీ దానిలో స్పష్టంగా పొందుపరచారు ఇప్పుడు కాపీరైట్ పాలనలో కూడా రెండు భాగాలు ఉన్నాయి కాపీరైట్ పాలనా వ్యవస్థలో జాతీయ విధానం మరియు అంతర్జాతీయ విధానం కూడా ఉంది జాతీయ విధానం ఎక్కువగా కాపీరైట్ పరిమితులకు సంబంధించినది పేటెంట్ వలే కాపీరైట్ కూడా ఒక నిర్దిష్ట దేశం యొక్క సరిహద్దులలో మాత్రమే అమలు చేయబడుతుంది అయితే అంతర్జాతీయ విధానంలో ద్వైపాక్షిక ఏర్పాటుపరస్పర సంబంధం ఉంది ఈ పరస్పర సంబంధం ఏమిటంటే ఒక దేశం మరొక దేశం యొక్క కాపీరైట్ చేసిన రచనలను గౌరవిస్తే లబ్ధిదారుడైన దేశం కూడా అదే రక్షణను ఈ దేశానికి అందిస్తుంది కాబట్టి ఇది పరస్పర సూత్రంపై పనిచేస్తుంది ఇప్పుడు కాపీరైట్ పాలనా వ్యవస్థకు సంబంధించి కూడా వివిధ సమావేశాలు ఉన్నాయి మొదట బెర్న్ సమావేశం ఉంది ఈ సమావేశం కాపీరైట్ చేసిన రచనలను ప్రపంచవ్యాప్తంగా అమలు చేయడాన్ని సులభతరం చేసింది ఇది అమలు చేయడానికి రిజిస్ట్రేషన్ను తప్పనిసరి షరతుగా చేయలేదు తద్వారా మీరు ఒక దేశంలో కాపీరైట్ చేసిన పనిని కలిగి ఉండవచ్చు మరియు రిజిస్ట్రేషన్ లేకుండా మరొక దేశంలో కూడా దీన్ని అమలు చేయవచ్చు దీని తర్వాత Universal Copyright Convention ఉంది తర్వాత ROME సమావేశం కూడా ఉంది TRIPS ఒప్పందం ఉంది మరియు WIPO ఒప్పందాలు ఇలాంటివి చాలా ఉన్నాయి ఈ సమావేశాలు ఏమి చేశాయి మొదటిగా వారు principle of national treatment అనే పద్ధతిని తీసుకువచ్చారు principle of most favored nation అన్న సూత్రాన్ని కూడా తీసుకువచ్చారు ఇప్పుడు అంతర్జాతీయ చట్టంలో ఇవి రెండు ముఖ్యమైన సూత్రాలు మొదటిది మీ జాతీయులకు మీ పౌరులకు మీరు అందించే రక్షణను విదేశీయులకు కూడా అందించాలని పేర్కొంది కాబట్టి దీన్ని బట్టి విదేశీయులు ఎవరైనా మీ భూభాగంలో ఉన్నప్పుడు వారిని మీ పౌరులకు సమానంగా చూడాలి Principle of most favored nation మరొక సమానత్వ సూత్రం దీనిలో మీరు ఒక దేశానికి ఒక నిర్దిష్ట రాయితీని అందిస్తే మీరు దానిని చాలా ఇష్టపడే దేశంగా భావిస్తారు మీరు ఇతర దేశాలన్నింటికి కూడా ఇలాంటి రాయితీని అందించాలి ఇది ప్రపంచ స్థాయిలో సమానత్వం అయితే principle of national treatment దేశంలో సమానత్వం ఇప్పుడు కాపీరైట్ పాలనా వ్యవస్థ కాపీరైట్ దేనికి ఇవ్వచ్చో చెప్పుతుంది ఈ పదం వివిధ అధికార పరిధిలో నిరంతరం అభివృద్ధి చెందుతోంది కాపీరైట్ను అమలు చేయడానికి రిజిస్ట్రేషన్ అవసరం లేదని కూడా ఇది తెలిపింది ముఖ్యంగా TRIPS ఒప్పందం కాపీరైట్ చట్టంలో ఆలోచన వ్యక్తీకరణ డైకోటోమిని తీసుకువచ్చింది అంటే కాపీరైట్ ఆలోచనలను రక్షించదు ఇది ఆలోచనల వ్యక్తీకరణపై మాత్రమే రక్షణను అందిస్తుంది కాబట్టి కాపీరైట్ పాలన ఆలోచనలపై రక్షణ కల్పిస్తే ఒక డిటెక్టివ్ ఒక నేరాన్ని పరిష్కరిస్తాడని చెప్పే అన్ని క్రైమ్ థ్రిల్లర్లు సాంకేతికంగా అదే ఆలోచన పరిధిలోకి వస్తాయి అయితే ఒక ఆలోచన యొక్క వ్యక్తీకరణ మాత్రమే రక్షించబడితే ఇది వేర్వేరు రచయితలను ఒకే విషయం వేర్వేరు థీమ్లతో ఉపయోగించుకునేలా చేస్తుంది ఇది వేర్వేరు రచయితలను వేర్వేరు రచనలతో ముందుకు రావడానికి అనుమతిస్తుంది అందుకే కాపీరైట్ ఆలోచనలను రక్షించదు ఇది ఆలోచనల వ్యక్తీకరణపై మాత్రమే రక్షణను అందిస్తుంది ఇప్పుడు ట్రేడ్మార్క్ గురించి కూడా విభిన్న అంతర్జాతీయ సమావేశాలు జరిగాయి ప్యారీస్ సమావేశం ఉంది ఇది పేటెంట్ ల గురించి కూడా చర్చించింది మాడ్రిడ్ ఒప్పందాలు ఉన్నాయి ట్రేడ్మార్క్ చట్ట ఒప్పందం ఉంది వర్గీకరణపై NICE ఒప్పందం ఉంది మరియు TRIPS ఒప్పందం మరియు ఇతర WTO ఒప్పందాలు ఉన్నాయి ఇప్పుడు అంతర్జాతీయ కార్యక్రమంలో ట్రేడ్మార్క్ పాలనా వ్యవస్థ అందరూ ఒప్పుకోగలిగే అందరికి ఆమోదయోగ్యమైన వ్యవస్థను తీసుకు వచ్చింది ఇప్పుడు చాలా బ్రాండ్లు నిరంతరం ఒక దేశం నుండి మరొక దేశానికి ప్రయాణిస్తున్నాయి మెర్సిడెస్ బెంజ్ కంపెనీ ఒక సంస్థగా భారతదేశంలో అడుగు పెట్టక ముందే వారు తమ ఉత్పత్తులను ఇక్కడ విక్రయించారు కాబట్టి ముఖ్యంగా అంతర్జాతీయ ఖ్యాతిని కలిగి ఉన్న బ్రాండ్లకు హార్మోనైజేషన్ అవసరం ఈ ఒప్పందాలు కాపీరైట్ మరియు పేటెంట్లకు ఉన్న పరిమిత కాలంకు భిన్నంగా ఉన్న ట్రేడ్మార్క్ లకు కాల పరిమితి ఎక్కువ గానే ఇచ్చాయి ఈ ట్రేడ్మార్క్లను పునరుద్ధరించవచ్చు దానిని సజీవంగా ఉంచవచ్చు ఉదాహరణకు కోకాకోలా అనేది ఒక ట్రేడ్మార్క్ ఇది 100 సంవత్సరాలుగా సజీవంగా ఉంచబడింది అంతే కాక principle of national treatment మరియు principle of most favored nation treatment అన్న సూత్రాలు ఎలాగో ఉన్నాయి తద్వారా విదేశీ పౌరులు దేశంలో వివక్ష చూపబడరు మరియు విదేశీ దేశాలు ఒకదానికొకటి వివక్ష చూపవు మరియు TRIPS కూడా సేవా మార్కుల ప్రవేశాన్ని తీసుకు వచ్చింది మరీ ముఖ్యంగా మీరు కాపీరైట్ పాలన మరియు పేటెంట్ పాలనను పోల్చినప్పుడు ఆ రెండు పాలనలు తప్పనిసరి లైసెన్స్జారీ చేయడానికి అనుమతిస్తాయి ఒక హక్కుదారుడు తన పనికి లేదా ఆవిష్కరణను మరొక వ్యక్తికి లైసెన్స్ ఇవ్వడానికి నిరాకరిస్తే కాపీరైట్ మరియు పేటెంట్ పాలనా వ్యవస్థలు రెండూ మిమ్మల్ని తప్పనిసరి లైసెన్స్ పొందటానికి అనుమతిస్తాయి ఇది ప్రభుత్వం మంజూరు చేసిన లైసెన్స్ ట్రేడ్మార్క్ పాలనా వ్యవస్థలో తప్పనిసరి లైసెన్సింగ్ విధానం లేదు అంటే మరొకరికి ఒక గుర్తు ఉంటే అది అతని సంపూర్ణ ప్రైవేట్ ఆస్తి మీకు అదే గుర్తును ఉపయోగించుకునే హక్కు లేదు